కాబట్టి ఈ LDO ను ఉపయోగించడం చాలా సులభం మీరు ఈ 2 రెసిస్టర్లను LDO లో ఇన్స్టాల్ చేసుకోవాలి దానిపై మీరు కొనుగోలు చేసిన అవుట్పుట్ కెపాసిటర్ Cout ఉంచండి ఆపై ఇన్పుట్ కెపాసిటర్ ఈ సర్క్యూట్ పనిచేయడానికి ఇవన్నీ అవసరం ఈ LDO రకం యొక్క అవలోకనాన్ని మీకు ఇస్తాను LDO మీరు కొనాలనుకున్నప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందుబాటులో ఉన్న LDO రకాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం మీకు NCMOS లేదా NMOS LDO లు మరియు PMOS LDO లు లభిస్తాయి అవి ఎక్కడ ఉపయోగించబడుతున్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి మీరు సాధారణంగా ఇన్పుట్ Vin Vout ను చూస్తుంటే ఇన్పుట్ వద్ద 1 5 వోల్ట్లు రేంజ్ లో మరియు అవుట్పుట్ వద్ద 1V కి రేగులేట్ చేయబడింది తప్పనిసరిగా NMOS రకమైన LDO గా ఉండాలి ఎందుకంటే చివరికి మీకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే కంపెనీలు చాలా ఉన్నాయి 1 ఆంప్ వద్ద ఇచ్చిన 1 వోల్ట్ వద్ద ఇచ్చిన ఈ 1 ఆంప్ ఉంది ఇది 1 వాట్ డిసిపేట్ చేస్తుంది కానీ డ్రాప్ అవుట్ లో వ్యత్యాసం 0 5 వోల్ట్లు మాత్రమే మరియు అది ఒక వాట్ అయి 1 ఆంప్ అయితే 500 మిల్లి వాట్స్ మాత్రమే డిసిపేట్ చేస్తుంది IP మరియు IO ల మధ్య మీకు హీట్ సింక్ అవసరం లేదు ఇందులో కేవలం 0 5 వోల్ట్ల మాత్రమే డ్రాప్ ఉంటుంది మరియు కరెంట్ 1 ఆంప్ క్షమించాలి నిరంతరం 500 మిల్లి వాట్ల వరకు ఉంటుంది 3 నుండి 36 వోల్ట్లని ఇన్పుట్ అనుకుంటే అవుట్పుట్ కూడా కాన్ఫిగర్ చేయవచ్చు దీనిని 12 వోల్ట్లకు కాన్ఫిగర్ చేయవచ్చని అనుకుందాము ఈ కన్ఫిగరేషన్ లో తప్పనిసరిగా PMOS ఆధారిత LDO అయి ఉండాలి మరో మాటలో చెప్పాలంటే సిరీస్ పాస్ ఎలిమెంట్ NMOSFET లేదా p ఛానల్ n ఛానల్ MOSFET లేదా PMOS ఛానల్ MOSFET అయి ఉండాలి

మరో మాటలో చెప్పాలంటే ఈ చిత్రానికి తిరిగి వెళ్దాం చిత్రాన్ని మళ్లీ గీయండి మీరు NMOS n MOSFET సిరీస్ ఎలిమెంట్ ని చూడవచ్చు కాబట్టి NMOS సిరీస్ ఎలిమెంట్ లో మీరు ఏమి చేస్తారు ఈ Vi సాధారణంగా డ్రైన్ కి అనుసంధానించబడి ఉంటుంది ఇది VDD అవుట్పుట్ సోర్స్ నుండి తీసుకోబడుతుంది మరియు గేట్ వాస్తవానికి ఎర్రర్ యాంప్లిఫైయర్ వ్యవస్థను నియంత్రణ లో ఉంచడానికి అవుట్పుట్ వ్యవస్థ ద్వారా నడిపించబడుతుంది కాబట్టి ఇది సాధారణంగా n ఛానల్ NMOS లేదా n ఛానల్ n MOSFET సిరీస్ పాస్ ఎలిమెంట్ లో మీరు ఇలా చేస్తారు అది PMOS అయితే మీరు రివర్స్ చేసి తదనుగుణంగా సర్క్యూట్ను నిర్మించాలి కాబట్టి సిరీస్ పాస్ ఎలిమెంట్ ఏమైనప్పటికీ సర్క్యూట్ అదే విధంగా ఉంటుందని మీరు చూడవచ్చు డిజైనర్ కోసం ఎక్స్టర్నల్ వ్యూయర్ యొక్క ఎక్స్టర్నల్ అదే విధంగా కొనసాగుతుంది మరియు మేము చర్చించే సమస్యలు కూడా ఒకటే కాబట్టి నిజంగా ఇది NMOS లేదా PMOS కాదా అనే దాని గురించి మీరు చింతించకూడదు కానీ మీరు దీన్ని సరిగ్గా గుర్తుంచుకోవాలి నోడ్ చీలికలను గురించి మీకు వివరించలేదు కాబట్టి ఆ భాగాన్ని కూడా త్వరగా వివరిస్తాను కాబట్టి ఈ కోర్సులో అనేక విషయాలను కనెక్ట్ చేయడానికి ఇది మీకు సహాయం చేస్తుంది కాబట్టి నన్ను తిరిగి గీయనివ్వండి మరియు సౌలభ్యం కోసం ఈ n ఛానెల్ను సిరీస్ పాస్ ఎలిమెంట్ బేస్డ్ లేదా NMOSFET ఆధారిత LDO ఇంటర్నల్ సర్క్యూట్రీని తిరిగి గీస్తాను

నేను కొత్త షీట్ తీసుకుంటాను మరియు ఇక్కడ నుండి గీస్తాను నేను గేట్ తీసుకుంటాను ఇది NMOS n ఛానల్ MOSFET అయితే ఇది డ్రైన్ అయి ఉండాలి ఇది సోర్స్ మరియు అది గేట్ నేను ఫీడ్ బ్యాక్ ను అందించాలి ఇది R1 మరియు ఇది R2 ఇది నేను గ్రహించే sense చేసే స్థానం మరియు నేను దానిని ఎర్రర్ యాంప్లిఫైయర్ కు కనెక్ట్ చేస్తాను అవుట్పుట్ వాస్తవానికి గేట్ను నడుపుతుంది ఈ పాయింట్ Vout అంటే ఏమిటి ఈ పాయింట్ Vi అంటే ఏమిటి మరియు ఇది Vref మీరు దీన్ని చేయటం చాలా సులభం అని చూడవచ్చు

సహజంగానే మీరు స్టెబిలిటీ కోసం చూడకుండా మరియు స్టెబిలిటీ కెపాసిటర్ను జోడించకుండా Vout తీసుకోలేరు ఇది చాలా ముఖ్యమైనది ఆపై మీకు లోడ్ ఉంది ఇది RL ఇది Cout మాకు ఇన్పుట్ కెపాసిటర్ Ci అవసరమని నేను మీకు ప్రస్తావించాను మరియు అది Cout మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఈ వోల్టేజ్ లూప్ కు స్థిరత్వాన్ని అందిస్తుంది మరో మాటలో చెప్పాలంటే మీరు కెపాసిటర్ల ఈక్వివలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుంటే మీరు ఒక పారాసైటిక్ రెసిస్టర్ ను సిరీస్లో మరియు ఒక పారాసైటిక్ రెసిస్టర్ ను పారలెల్ గా ఉంచుతారు ఇది ఈ కెపాసిటర్కు సమస్యను ఇస్తోంది ఇది సిరీస్ మరియు ఇది పారలెల్ రెసిస్టర్ ఇవి 2 పారాసైటిక్స్ మీరు వాటిని చూడలేరు కానీ అవి ఈ కెపాసిటర్ పనితీరుపై వాటి ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి సిరీస్ రెసిస్టర్ యొక్క ఈ ప్రభావం ఏమిటి ఈ కెపాసిటర్ యొక్క నిల్వ చేయగల సామర్థ్యాన్ని తగ్గించడం మరియు ఈ పారలల్ రెసిస్టర్ లీకేజ్ ఒక సమస్య ఈ రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ ఉన్నందున ఛార్జ్ చేయడానికి అనుమతించనందున నిల్వ సామర్థ్యాని కి సంబంధించి మీకు సమస్యను ఇస్తుంది ఇది ఒక కెపాసిటర్ ఛార్జింగ్ చేస్తున్న రేటు ఇది సిరీస్ రెసిస్టర్పై భారీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది ప్రాథమికంగా కెపాసిటర్పై పారాసైట్ కాబట్టి ఇది ఛార్జింగ్ చేసే రేటుతో మరియు ఛార్జింగ్ చేసే సామర్థ్యంతో సంబంధం కలిగి ఉంటుంది నిల్వ చేయడం కంటే వాస్తవానికి ఇది ఛార్జింగ్ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఆ తరువాత లీకేజ్ పైన ఆధారపడి ఉంటుంది మీరు ఇక్కడ Vout ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు మరియు మీరు హై సిరీస్ రెసిస్టర్ ను కలిగి ఉన్న కెపాసిటర్ను ఎంచుకుంటే స్పష్టంగా ఇది సమస్యను తీసుకోబోతోంది ఎందుకంటే ఇది మీకు అక్కరలేదు మీకు ఈ Vout వద్దు మీరు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు మీరు ఆ స్పెసిఫికేషన్లన్నింటినీ ఇచ్చారు మరియు అది ఆ స్పెసిఫికేషన్లతో సరిపోవాలి

దానితో మీరు ఇంకా ఏమి చేయగలరో చూద్దాం ఈ Cout రెసిస్టర్ ముఖ్యం కాబట్టి ఈ NMOS మరియు CMOS సిరీస్ పాస్ ఎలిమెంట్ చర్చ తో ముందుకు వెళ్దాం ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేదానిపై ఆధారపడి కొన్ని సార్లు NMOS సిరీస్ పాస్ ఎలిమెంట్ అవసరం ఈ గేట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉండవచ్చు

ఇన్పుట్ ప్రాథమికంగా అవుట్పుట్ వోల్టేజ్ అవ్వదు ఒక వేల అలా ఉండాలంటే గేట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉండాలి మరియు అవుట్పుట్ వోల్టేజ్ ఎల్లప్పుడూ Vout కంటే తక్కువగా ఉండాలి ఇది LDO లో Vin కంటే తక్కువగా ఉంటుంది మరియు కొన్ని సార్లు మీకు Vout కంటే VG వోల్టేజ్ అవసరం మీరు అలంటి పరిస్థితిని ఎలా సృష్టిస్తారు మరియు ఆ పరిస్థితి నుండి ఎలా బయటకు వస్తారు సాధారణంగా ఛార్జ్ పంప్ లేదా ఎక్స్టర్నల్ Vbias ను ఉపయోగిస్తారు ఈ NMOS సిరీస్ పాస్ ఎలిమెంట్ వాస్తవానికి పనిచేస్తుందని నిర్ధారించడానికి నేను ఈ అధిక వోల్టేజ్ను అందించాల్సి ఉంటుంది మళ్ళీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ వాస్తవానికి LDO చిప్ లోపల అమలు చేయబడ్డాయి అయితే కొన్ని లోడింగ్ పరిస్థితులలో గేట్ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఇవ్వవలసిన పరిస్థితి ఉండవచ్చని మీరు తెలుసుకోవాలి

మనం దశల వారీగా వెళ్లి ఈ లోడింగ్ పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మరియు ఈ LDO ఎలా పనిచేస్తుందో చూద్దాం నేను X అక్షం మీద VDS ను గీస్తాను మరియు VDS అంటే ఏమిటి అది VDS Vin −Vout మరియు y అక్షం మీద నేను లోడ్ కరెంట్లేదా డ్రైన్ కరెంట్ చూపిస్తాను

కాబట్టి మీరు ఏమి చూపిస్తారు నేను సాచ్యురేషన్ రేఖను చూపుతాను మరియు మీరు 5 వోల్ట్ల Vi మరియు 3 3 యొక్క Vout పై ఆసక్తి కలిగి ఉన్నారని అనుకుంటాను 5 వోల్ట్ల ఇన్పుట్ Vout 3 3 V మరియు లోడ్ కరెంట్ నేను Iout 500 మిల్లియాంపీయర్లు గరిష్టంగా ఉంటుంది ఈ లోడ్ డ్రా చేయగల గరిష్ట కరెంట్ 500 మిల్లియాంపీయర్లు వాస్తవానికి ఇది ఈ లోడ్ పై ఆధారపడి ఉండి ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది ఇది డైనమిక్ గా మారుతున్న లోడ్ కొన్నిసార్లు మీరు మైక్రోకంట్రోలర్ సెన్సార్ మరియు దానికి అనుసంధానించబడిన అన్ని పెరిఫెరల్స్ కలిగి ఉండవచ్చు మరియు అందువల్ల ఇది చాలా ఎక్కువ కరెంట్ను తీసుకోవచ్చు కొన్నిసార్లు మైక్రోకంట్రోలర్ మాత్రమే ఆన్లో ఉండవచ్చు మిగతా అన్ని పెరిఫెరల్స్ ఆన్ లో ఉండకపోవచ్చు అప్పుడు కరెంట్ ప్రవాహం తగ్గుతుంది కాబట్టి ఇది డైనమిక్ పరిస్థితి మరియు పైన చర్చించిన విషయం బట్టి ఈ RL ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఇది ఎల్లప్పుడూ కాలక్రమేణా మారుతూ ఉంటుంది మరియు ఈ రెగ్యులేటర్ లోడ్ ఎలా మారుతుందనే అనేదానితో సంబంధం లేకుండా వ్యవస్థను అధిక నియంత్రణ లో ఉంచాలి

కాబట్టి మీరు ఆ బిందువును గుర్తించాలనుకుంటే ఇది 0 5 అని అందాము ఇది 1 వోల్ట్ ఇది 1 5 వోల్ట్లు మరియు ఇది 2 వోల్ట్లు ఇది మీకు కావలసిన వోల్టేజ్ కాబట్టి VDS Vin Vout ఇది డ్రాప్ వోల్టేజ్ తప్ప మరెమీ కాదు డ్రాప్ అవుట్ వోల్టేజ్ సిరీస్ ఎలిమెంట్ పైన వోల్టేజ్ 3 V అయితే ఇది చాలా సులభం అని ఇక్కడ మీరు చూడవచ్చు కాబట్టి VDS అంటే Vin Vout ఇది 1 7 V ఇక్కడ ఎక్కడో వస్తుంది ఇప్పుడు డ్రైన్ కరెంటు ప్రవాహాన్ని తీసుకుందాం 0 5 ఆంప్స్ అయితే గరిష్ట లోడ్ కరెంట్ పాయింట్ ఇక్కడ వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా ఒక గీతను గిస్తాను 1 ఈ పాయింట్ కి మీరందరూ అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను 7 ఉంది మరియు ఇది వాస్తవానికి డ్రాప్ మరియు గరిష్ట కరెంట్కు అనుగుణంగా ఉంటుంది ఇది 500 మిల్లియాంపీయర్లు ఈ సమయంలో మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ పాయింట్ ఇలా ఉండటానికి VGS ఎంత ఉండాలి VGS కి 3 వోల్ట్లు ఉండేలా చూద్దాం నిజానికి ఇది 3 వోల్ట్లు మీరు గేట్ మరియు సోర్స్ మధ్య ఒక 3 వోల్ట్ల VGS ఇస్తే ఈ వ్యవస్థ మీకు VDS అంతటా 1 7 వోల్ట్ల డ్రాప్ ఇస్తుంది మరియు మేము మీకు ఒక సోర్స్ ఇవ్వగలుగుతాము నేను 3 వోల్ట్ల కరెంట్ను సోర్స్ చేయగలుగుతాను దీనిని మనం ఏదో ఒక పాయింట్ అని పిలుద్దాం ఇక్కడ x లేదా ఏదో ఒక పాయింట్ అని అందాము ఇప్పుడు లోడ్ కరెంట్ పెరిగే పరిస్థితిని తీసుకోండి మరియు అది 0 7 ఆంప్స్కు వెళుతుందని అనుకోండి మళ్ళీ స్పష్టత కోసం దాన్ని గిస్తాను తద్వారా మీరు చిత్రాన్ని బాగా చూడగలుగుతారు ఇది 0 5 మరియు అది 0 7 కి వెళుతుందని అనుకుంటే మరియు అది ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు అది కోరుకోవడం లేదు

స్లైడ్ సమయం చూడండి 1821 కాబట్టి ఇది ఇక్కడ కీలకం లోడ్ కరెంట్ మాత్రమే పెరిగింది మీరు దాని అంతటా ఒకే వోల్టేజ్ డ్రాప్ను కొనసాగించాలి కానీ మీరు పెంచకపోతే VGS నుండి 3 5 వోల్ట్లు మీరు దాన్ని తిరిగి నియంత్రణ లోకి తీసుకోలేరు కాబట్టి మీరు VGS ను పెంచకపోతే అవసరమైన లోడ్ కరెంట్ను సోర్సింగ్ చేయడం సాధ్యం కాదని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ ముఖ్యమైన కొన్ని కారణాల వల్ల నేను 500 మిల్లియాంపీయర్లు మాక్స్ అని వ్రాసాను కాని ఒకానొక ట్రాన్సియెంట్ పరిస్థితికి అది కూడా అధిగమించే అవకాశం ఉంది కాబట్టి నేను మాక్స్ అనే పదాన్ని తొలగిస్తాను కాబట్టి మనము ఈ చర్చా అంశాన్ని ఉల్లంఘించము కాబట్టి ఇది మీ పాయింట్ y అందాము

కాబట్టి ఇక్కడ మీరు అదనపు VGS ఇస్తే అది వాస్తవానికి కదులుతుంది మీరు VDS అంతటా ఈ వోల్టేజ్ డ్రాప్ను ఉల్లంఘించి నట్లు జాగ్రత్తగా చూడండి కానీ మీరు దానిని ఖచ్చితంగా 1 7 వద్ద ఉంచడం కొనసాగిస్తారు అది అవసరం ఇప్పుడు మరొక కేసు అనగా ఇన్పుట్ తగ్గించే కేసును తీసుకోండి ఇన్పుట్ గ్రాఫికల్గా తగ్గితే మీరు ఈ పాయింట్ను సాచ్యురేషన్ లో ఉంచాలనుకుంటున్నారు Vin మారే పరిస్థితిలో ఈ పాయింట్ను నియంత్రణ లో ఉంచాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ డ్రాప్ను తగ్గించాల్సిందే ఇది ఇక్కడ కీలకం మీరు ఈ డ్రాప్ను తగ్గించకపోతే మీరు కోరుకున్న మరియు ప్లాన్ చేసిన Vout ను తిరిగి పొందలేరు

కాబట్టి ఇక్కడ మరో మాటలో చెప్పాలంటే VGS లైన్ అదే విధంగా ఉందని మీరు చూడవచ్చు పాయింట్ వెనుకకు కదిలింది మరో మాటలో చెప్పాలంటే మీరు VDS తగ్గే దిశలో వెళ్ళారు మరియు ఈ పాయింట్ను z అని పిలుద్దాం అవుట్పుట్ లోడ్ స్థితిలో మార్పు కారణంగా Vin లో మార్పు లేదా అవుట్పుట్ వద్ద ఏదైనా పరిస్థితుల మార్పు ఆధారంగా ఈ LDO x నుండి y కి z కి కదులుతోంది మరియు అలా కొనసాగుతోంది మనం సరళమైన ఓమ్స్ లా ohms law చేద్దాం మరియు ఇక్కడ ఒక సాధారణ కాన్సెప్ట్ని ఉపయోగిస్తే మొత్తం చర్చ బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది

ఈ 2 విషయాలను తిరిగి తీసుకుందాం డ్రాప్ ఇన్పుట్ వద్ద 5 వోల్ట్లు అని మీరు చూస్తారు Vout 3 3 V నేను రెసిస్టెన్స్ R ను లెక్కిస్తాను 5 వోల్ట్ల మైనస్ 3 3 గరిష్ట లోడ్ కరెంట్ 0 4 ఓంలు ఇస్తుంది మీరు కోరుకున్న విలువలను మీరు ప్రతిక్షేపించవచ్చు దీని అర్థం ఏమిటంటే ఈ సిరీస్ పాస్ రెసిస్టెన్స 3 4 ఓంలు కలిగి ఉంది

మరో మాటలో చెప్పాలంటే ఇలా ఉహించుకున్నారనుకోండి మీరు దీన్ని స్థిరమైన 3 4 ఓంస్ రెసిస్టర్తో భర్తీ చేస్తే మీరు 5 వోల్ట్ల Vin ఇవ్వవచ్చు మరియు మీరు 0 53 ఆంప్స్ యొక్క ప్రస్తుత గరిష్ట లోడ్ కరెంట్తో 3 3 అవుట్పుట్ తీసుకోవచ్చు ఇది ఎల్లప్పుడూ అలా ఉండదు మరియు లోడ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాంగం మాత్రమే అవసరం ఇక్కడ ఈ రెసిస్టన్స్ ను కూడా ఎప్పటికప్పుడు మార్చవచ్చు మరో మాటలో చెప్పాలంటే ఇది సోర్స్ ఇది MOSFET యొక్క డ్రైన్ ఈ మార్పు మీరు అందిస్తున్న గేట్ వోల్టేజ్ సరళంగా చెప్పాలంటే మీరు డ్రెయిన్ మరియు సోర్స్ మధ్య రెసిస్టెన్స్ RDS అని కూడా సవరించాలి మరో మాటలో చెప్పాలంటే LDO లో కంట్రోల్ లూప్ సిరీస్ ఎలిమెంట్స్ RDS ను మానిప్యులేట్ చేస్తుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే n MOS n ఛానల్ MOSFET కి సాధారణంగా RDS చాలా తక్కువగా ఉండాలి ఎంత తక్కువ అంటే ఒక ఓం కంటే తక్కువ కావాలి 0 5 ఓంలు బహుశా 0 1 ఓంలు కుడా కావచ్చు ఎంత తక్కువ అయితే అంత మంచిది మీరు ఇప్పటికీ పరికరం అంతటా ఎటువంటి వోల్టేజ్ డ్రాప్ లేకుండా చాలా కరెంట్ను పాస్ చేయగలుగుతారు ఇంకా పెద్ద మొత్తంలో లోడ్ కరెంట్ను అందిస్తారు అందువల్ల మేము మా మునుపటి చర్చలలో LDO యొక్క డైనమిక్ ప్రతిస్పందనను వివరించాము కాబట్టి పోల్చినప్పుడు మీకు nMOS PMOS లేదా p ఛానల్ MOSFET Rds చాలా ఎక్కువ అని తెలుసు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది కుడా అదే నేను భిన్నంగా ఉన్నందున ఏ సంఖ్యలను పేర్కొనడానికి ఇష్టపడను ఎందుకంటే తయారీదారులు వేర్వేరు విలువలను తెలుపుతారు కానీ డ్రైన్ మరియు సోర్స్ మధ్య రెసిస్టెన్స్ ను సమర్థవంతంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని మీరు గమనించాలి ఆ విధంగానే రెగ్యులేటర్ మనకు అవసరమైన సహాయాన్ని అందించగలదు ఇది మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం పవర్ డిసిపేషన్ కోసం మనం చాలా సరళమైన సమీకరణాలను వ్రాయచ్చు P V × I Vout × Iout మరియు ఇన్పుట్ పవర్ కూడా ముఖ్యం ఇది V in × I in మరియు LDO యొక్క పవర్ డిసిపేషన్ కూడా ముఖ్యమైనది అది PLDO × Iout డ్రైన్ కరెంటు LDO పనిచేయడానికి క్విసెంట్ కరెంట్ quiescent current కొంత మొత్తంలో వినియోగించబడుతుందని గమనించండి కాబట్టి మేము క్విసెంట్ కరెంట్ quiescent current ను కూడా జోడించాలనుకుంటున్నాము PLDO × Iout Iq క్విసెంట్ కరెంట్ quiescent currentచాలా చిన్నది కాబట్టి మీరు ఎల్డిఓ యొక్క పవర్ డిసిపేషన్ గురించి అంచనా వేయవచ్చు PLDO ≈ × కాబట్టి ఇది చాలా ముఖ్యమైన థీమ్ నేను ఇక్కడ చర్చను పూర్తి చేసాను మీరు చూడగలరు ఒక n ఛానల్ MOSFET యొక్క రెగ్యులేటర్ నియంత్రణను అందిస్తుందని నిర్ధారించడానికి మేము గేట్ వద్ద కొన్నిసార్లు అధిక వోల్టేజ్ను అందించాల్సి వచ్చింది మరియు ఇది సాధారణంగా ఛార్జ్ పంప్ ఉపయోగించడం ద్వారా జరుగుతుంది ఛార్జ్ పంపులు LDO లోపల ఉన్న మరొక రకమైన పరికరాలు కానీ మీరు వాటిని బయట నుండి కూడా కొనుగోలు చేయవచ్చు మన పని యొక్క ప్రయోజనాల కోసం వోల్టేజ్ యాంప్లిఫైయర్ను ఎలా నిర్మించాలో తరువాత చూద్దాం కాబట్టి ఇది కథలోని ఒక భాగం కథ యొక్క మరొక భాగం ఏమిటంటే మీరు ఒక LDO యొక్క అనేక పారామితులను అర్థం చేసుకోవడానికి డేటా షీట్ చూడవలసి ఉంటుంది ఈ LDO కోసం కొన్ని ముఖ్యమైన పారామితులను వ్రాద్దాం మరియు మనం నిజంగా ఒక ప్రయోగాన్ని నిర్వహించగలమా అని కూడా చూద్దాం ప్రయోగాన్ని బాగా అర్థం చేసుకోని ఆపై తిరిగి వచ్చి ఆ ప్రయోగం వెనుక ఉన్న సైద్ధాంతిక అవగాహనతో పరస్పర సంబంధం అర్థంచేసుకుందాము ఆపై LDO గురించి ప్రతిదీ సంగ్రహించేందుకు ప్రయత్నం చేద్దాము నేను ఇక్కడ ఈ ఉపన్యాసాన్ని ఆపాలనుకుంటున్నాను